హలో మరియు రూపకల్పన ఆలోచన యొక్క ఈ దశకు తిరిగి స్వాగతం దీనిని పరీక్ష దశ అంటారు మనము పరీక్ష దశలో ప్రారంభించడానికి ముందు మనము ఇప్పటివరకు పూర్తి చేసిన వాటిని తిరిగి చూడాలనుకుంటున్నాను కాబట్టి చాలా కాలం క్రితము మనం మొదటి దశల్లో చూసినట్లుగా ఈ కోర్సులో రూపకల్పన ఆలోచన నాలుగు దశలను కలిగి ఉందని మనం చూస్తున్నాం మొదటి దశ ప్రజలు తో మానవ కేంద్రీకృత రూపకల్పన అనేది రూపకల్పన ఆలోచనకు ప్రత్యామ్నాయ పేరు మీరు వారికి సహాయపడే ప్రదేశాలు చాలా ఉన్నాయి వారికి ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మరియు మీరు ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఏమి చేస్తున్నారో మీరు నిజంగా ఎలా కనుగొంటారు ఇది సానుభూతి అనే పద్ధతి సానుభూతి అనేది మీరు వారి భావాలను పరిగణ లోకి తీసుకుని మీరు నిజంగా వారికి ఇబ్బంది కలిగిస్తున్న అంశాలను కనుగొని మరియు మనము వారికి ఎలా సహాయపడగలమో చూస్తారు కాబట్టి మనం మొదట తెలుసుకుందాము మీరు ఇంటర్వ్యూల ద్వారా పరిశీలనల ద్వారా చేయవచ్చు పరిశీలనలు అనేది చాలా మంచి మార్గం కాబట్టి మీరు ఎంపిక చేసుకున్న వ్యక్తులను తెలుసుకున్న తర్వాత వారు ఏ సమస్యపై ఉన్నారో వాటిని అంతిమ ఎంపికగా తీసుకోకండి మరియు మీరు అక్కడ ప్రారంభించండి దానిని రూపకల్పన ఆలోచనాపరులుగా మీకు అన్వయించుకోండి మనం మన మనస్సును అన్వయించుకోవాలి దానిపై కేంద్రీకరించాలి కాబట్టి విశ్లేషణ అనేది తదుపరి దశ సమస్య ఏమిటో తెలుసుకోవాలి ప్రజలు ఖచ్చితంగా ఏమి అనుభవిస్తున్నారు వారు అనుభవాలను తెలుసుకున్నప్పటికీ వారి వెనుక ఉన్నదాన్ని మీరు నిజంగా గుర్తించగలరా కాబట్టి మనము రెండు పద్ధతులను ఉపయోగించాము ఒకటి బహుళ ఎందుకు వివరాల విధానం మరింత లోతుగా ఎందుకు కావాలని మరియు ఆసక్తి యొక్క వివాదం ఎందుకు అని అడగడం సాధారణంగా మీ అభిరుచిగల వ్యక్తి మీ వినియోగదారు మరియు మీ కొనుగొలుదారు మధ్య మరేదైనా వివాదం కారణంగా సమస్య తలెత్తుతుంది అది మరొక మనిషి సమూహము ఒక విషయం లేదా వస్తువు కు సంబంధించినది కావచ్చు కాబట్టి ఇప్పుడు ఇది మీరు ఆసక్తి చూపుతున్న క్రొత్త విషయము కాబట్టి మీరు దీనిని చూడబోతున్నారు మరియు మనము దీన్ని ఎలా పరిష్కరించగలమో చూడబోతున్నాం ఇది మూడవ దశకు దారి తీస్తుంది మీరు మునుపటి దశలలో గుర్తించిన సంఘర్షణను పరిష్కరించడం ద్వారా దీన్ని చేస్తారు మీరు చాలా ఆలోచనలతో ముందుకు వచ్చారు కానీ మీరు పరిష్కరించడానికి ప్రారంభించిన సమస్యను మీరు పరిష్కరిస్తున్నారా అని మళ్ళీ తనిఖీ చేయండి కాబట్టి అందుకే మేము దీనిని ముందుగానే చేసాము మీరు చాలా ఆలోచనలతో ముందుకు వచ్చారు మీ బృందం ఎంత వైవిధ్యంగా ఉందో మీ ఆలోచనల ద్వారా అంత గొప్పగా పరిష్కారం భావనలు మరియు శీఘ్ర చిట్కాలును మెరుగుపరుస్తుంది కాబట్టి ఇవన్నీ వ్రాయడం ద్యారా ఇది బాహ్యంగా అందుబాటులో ఉంటుంది ఇతర వ్యక్తులు చూడగలరు మరియు తద్వారా మీ ఆలోచన లేదా భావనకు దోహదం చేస్తారు కాబట్టి మనము పరిష్కారం చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని పరీక్షించే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఈ దశలో ఒక భావనను అభివృద్ధి చేస్తారు మరియు మనము ఇప్పుడు ఈ దశలో చూడబోతున్నాం కాబట్టి ఇది పరీక్ష అని పిలువబడే దశ ఒక కథతో ప్రారంభిస్తాను మీరు తెరపై చూసేది కెప్టెన్ బెల్చర్ కాబట్టి అతను కెప్టెన్ మరియు తరువాత అతను రాయల్ బ్రిటిష్ నేవీలో అడ్మిరల్ అయ్యాడు అతను కొంతకాలంగా అక్కడే ఉన్నాడు అతను ఒక హైడ్రోగ్రాఫ్ అంటే సముద్రాలను మ్యాప్ చేయాల్సిన వ్యక్తి కాబట్టి అది అతని ఉద్యోగం మరియు ప్రాధమిక పని కాబట్టి కెప్టెన్ బెల్చర్కు సమరాంగ్ అనే ఓడ యొక్క బాధ్యత ఆదేశించ బడింది ఇది ఇండోనేషియాలోని జావానీస్ నగరం తెరపై మీరు చూసే ఓడ ఎక్కడ తయారైందో ఊహించడానికి నేను మీకు ఒక నిమిషం సమయం ఇస్తాను మీరు గూగుల్ చేయాలనుకుంటే మీరు వీడియోను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు మరియు సమరాంగ్ ఎక్కడ తయారు చేయబడిందో తెలుసుకోవచ్చు అవును మీలో కొంతమందికి అర్థమైంది దీనికి సమాధానం కొచ్చిన్ ఇండియా ఇది కెప్టెన్ బెల్చెర్ వచ్చిన UK లేదా అతను జన్మించిన కెనడా లేదా ఓడ తీసుకురాబడిన ఇండోనేషియా కాదు కాబట్టి నేను ఈ కథను తీసుకురావడానికి కారణం ఈ ఓడ పేరు దానిద్వారా మొదట పిలువబడింది ఇది కాథోడిక్ ప్రొటెక్షన్ కలిగివున్న మొట్టమొదటి ఓడ ఇప్పుడు ఇది సాధారణ భావనకు సంక్లిష్టమైన పేరు ప్రస్తుత సమయంలో అన్ని నౌకల్లో రాగి రేకు ఓడ కింద ఉంటుంది ఇప్పుడు మనం రాగిని సముద్రపు నీటిలో ఉంచితే అది క్షీణిస్తుంది మీరు ఇనుమును నీటిలో విడిచిపెట్టినప్పుడు ఇది ఎర్రటి పొడి పదార్థాన్ని అభివృద్ధి చేస్తుంది దీనిని తుప్పు అని పిలుస్తారు తుప్పు అని పిలువబడే అదే దృగ్విషయం రాగిలో కూడా జరుగుతుంది కాబట్టి సముద్రపు నీటిలో రాగి క్షీణిస్తుంది ఇప్పుడు మీకు నా కోర్సు బాగా అర్ధమైనదో లేదో చూద్దాం మీరు అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే రాగి ఎందుకు మొదటి స్థానంలో ఉంది నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు దాన్ని తీసివేయండి మరియు మీరు బాగానే ఉంటారు కాబట్టి రాగికి ఆ స్థానం కోసం ఒక కారణం ఉంది ఎందుకంటే ఓడ కింద భాగము సముద్ర జీవుల జీవనానికి అందుబాటులొ ఉంటుంది చాలా జీవులు పెరగడానికి ఓడ అడుగు భాగమును ఉపయోగిస్తాయి కావున కెప్టెన్ బెల్చర్ వంటి కెప్టెన్కు ఇది చాలా బాధ కలిగించింది మరియు అది ఓడకు అంత మంచిది కాదు కాబట్టి వారు కింద ఒక రాగి రేకును ఉంచారు తద్వారా ఆ ఓడలు పురుగుల లేదా కలుపు మొక్కలు నుండి రక్షించబడతాయి లేదా అవి వాటి క్రింద పెగురుతాయి మరియు ఓడ యొక్క పనితీరుకు ప్రభావితం చేస్తాయి అందువల్ల వారు రాగి రేకు కలిగి ఉన్నారు కాని అది తుప్పు సమస్యకు దారితీసింది కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు మన హీరో కథను పరిచయం చేస్తున్నాను సర్ హంఫ్రీ డేవి రాగిని తుప్పు నుండి ఎలా రక్షించాలో ప్రయోగాలు చేస్తున్నాడు కాబట్టి అతను నిజానికి కాథోడిక్ ప్రొటెక్షన్ అనే చాలా ఆసక్తికరమైన పద్ధతి కలిగి ఉన్నాడు అది అప్పటికి కనుగొనబడలేదు కాని అతను ప్రయోగాలు చేస్తున్న అంశము అది అతను చేసినది ఎమిటంటే అతను చౌకైన పదార్థం మరియు రాగి ఇనుము లేదా జింక్ తీసుకున్నాడు మరియు అతను వాటిని నేను ఊహించినట్లు తీగల ద్వారా కలిపాడు లేదా రాగిని ముఖ్యంగా ఉపయొగించారు మరియు ఈ తుప్పు సమస్యను జాగ్రత్తగా గమనించాడు రాగి క్షీణించదు కాని తుప్పు అంతా ఇనుముతో జరుగుతుంది ఇనుము ఒక్కసారిగా క్షీణించిపోతుంది మరియు ఇంకొక పదార్థం రాగి తుప్పును తీసివేస్తుంది మరియు ఆ పదార్థాన్ని మార్చడం సులభం మరియు తక్కువ ఖర్చు ఇనుముతో పోల్చితే రాగి చాలా ఖరీదైనది కాబట్టి అతను సిద్ధంగా ఉన్నాడు మరియు అతను ఈ ప్రభావాన్ని ప్రదర్శించాడు అతను శాస్త్రీయ పత్రాల సమూహాన్ని వ్రాసాడు మరియు ప్రతి ఒక్కరూ దీనితో సంతోషంగా ఉన్నారు బ్రిటిష్ నేవీకి రాయల్ నేవీ పేరు అనే వచ్చింది మరియు వారు సర్ హంఫ్రీ డేవి అని పిలిచారు అతను అప్పటికి సర్ కాదని నేను ఊహిస్తున్నాను డాక్టర్ హంఫ్రీ డేవి దయచేసి మాకు సహాయం చెయ్యండి చాలా మరియు చాలా ఓడలు ఈ సమస్యను కలిగి ఉన్నాయి మరియు మేము దాన్ని పరిష్కరించడానికి కోరుకుంటున్నాము మరియు మీకు పరిష్కారం ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి అతను అవును నేను ఖచ్చితంగా కొన్ని మీ ఓడలతో దీనిని పరీక్షించగలను అతను దానిని ఉత్తర సముద్రంలోని మంచుతో నిండిన నీటికి తీసుకెళ్ళి కాస్ట్ ఇనుమును ఉపయోగించే ఈ పద్ధతిని చాలా చౌకగా ఇనుము యొక్క మౌళిక రూపం కంటే చాలా చౌకగా ఉపయోగించుకున్నాడు మరియు దానిని ఓడ యొక్క క్రింద భాగం అవును ఓడల రాగి రేకు మరియు దానికి ఇనుమును జత చేశాడు ప్రభావితం చేసే విధంగా పనిచేశారు రాగి ఏమీ క్షీణించలేదు ఇది పరిపూర్ణ వ్యవస్థ ఇది నిజంగా చాలా బాగా పనిచేసింది కాబట్టి హంఫ్రీ డేవి ఈ ప్రయోగాలతో చాలా క్షుణ్ణంగా ఉన్నాడు మరియు ఆచరణలో ఇది చాలా బాగా పనిచేసింది కాబట్టి మీ తెరపై ఈ సమరాంగ్ చిత్రానికి తిరిగి వస్తున్నారు ఈ పద్ధతిని వర్తింపజేసి సేవలో ఉంచే మొదటి నౌకగా సమరాంగ్ను ఎంపిక చేశారు కాబట్టి కెప్టెన్ బెల్చెర్ నాయకత్వంలో ఉన్నాడు మరియు అతను ఇండోనేషియాలోని ఉష్ణమండల జలాల్లో ఇండోనేషియాలోని వెచ్చని జలాల్లో ప్రయాణించడం ప్రారంభించాడు అందువల్ల కొంతకాలం తర్వాత తన రాగి బాగా రక్షించబడిందనే వాస్తవాన్ని ప్రేరేపించబడింది కాని తన ఓడ ధృఢంగా ఉందని మరియు వేగం చాలా నెమ్మదిగా ఉందని అతను గమనించాడు అతనికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు అందువల్ల అతను చెప్పాడు నేను తెలుసుకోవాలి మరియు అతను ఆ సమయంలో నేను ఊహించిన సమీప షిప్యార్డ్కు తీసుకువెళ్ళాడు మరియు ఓడల క్రింద భాగం చుట్టూ తిరిగి సముద్ర జీవనం పూర్తిగా ఉందని తెలుసుకున్నాడు మరియు ఇది ఓడ వేగంను చాలా ఘోరంగా మందగించింది అతను దాని వలన పడవ నెమ్మదిగా వెళుతున్నదని అర్థం చేసుకోగలిగాడు ఇది ఒక రాజ నౌక కాదు కాబట్టి అతను కలవరపడ్డాడు మరియు అతను సమస్యను తిరిగి రాయల్ బ్రిటిష్ నేవీకి తీసుకువెళ్ళాడు మరియు వారు దానిని పరిశీలించారు మరియు బహుశా దానిని తిరిగి సర్ హంఫ్రీ డేవి వద్దకు తీసుకువెళ్లారు మరియు హంఫ్రీ చెప్పారు అయ్యో ఇక్కడ ఏమి జరుగుతుందో నేను ఊహిస్తున్నాను మీరు రాగికి మన స్నేహితుడు కాస్ట్ ఇనుము అసురక్షితంగా చేసినప్పుడుఅది రాగి అయాన్లుకు నీటి రూపం ఇస్తున్నది సరళత కొరకు ఇవి రాగి కణాలు అని అనుకుందాం ఇవి సముద్రపు నీటిలోకి వస్తాయి ఇప్పుడు సముద్ర జీవాలకు రాగి ఇష్టం లేదు ఇది నివారించడానికి రాగి ఉపయోగించబడింది అందువల్ల వారు కేవలం క్రింద భాగం రాగి కలిగి ఉన్నప్పుడు దిగువన ఎప్పుడూ రాగికి తుప్పు రాలేదు ఇప్పుడు అక్కడ ఇనుముతో రాగి అయాన్లు పోయాయి మరియు ఆ సముద్ర జీవాలు తిరిగి జీవితాన్ని పొందాయి కాబట్టి ఇప్పుడు రాయల్ బ్రిటిష్ నేవీ వారి చేతిలో కఠినమైన ప్రతిపాదన ఉంది నా ఓడ చాలా వేగంగా వెళ్లాలని నేను కోరుకుంటున్నాను మరియు రాగి యొక్క తుప్పు ఫర్వాలేదు లేదా నేను హంఫ్రీ డేవి పరిష్కారముతో వెళ్తే నిజంగా రాగిని కలిగి ఉంటుంది కాని ఓడ నెమ్మది వేగం కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఆసక్తి సంఘర్షణలాగా అనిపించలేదా నేను తీసుకురావాలనుకున్నది ఇదే కాబట్టి నేను కష్టపడి పని చేసి నేను దానిని ఉంచాను మీరు తెరపై చూసేటప్పుడు ఇది మీకు ఆసక్తి కలిగించే సంఘర్షణ ఓడలు రాగి క్రింద భాగంను వేరియబుల్గా నేను రాగితో ఇనుమును ఉపయోగిస్తాను కాబట్టి రాయల్ బ్రిటిష్ నేవీ మనస్సులో ఈ వివాదం జరుగుతోంది నేను రాగితో ఇనుమును ఉపయోగిస్తున్నానా లేదా నాకు ఏమి జరుగుతుందో దాని కంటే ఇనుము ఉపయోగిస్తే రాగి తుప్పు ఉండదు అవును దానితో నా ఓడల పనితీరును ప్రభావితం చేసే సముద్ర జీవన పెరుగుదల ఉంది ఓడ నెమ్మదిగా సాగుతుంది నేను ఇప్పుడు ఇనుము ఉపయోగించకపోతే నాకు ఓడ కింద సముద్ర జీవనం లేదు కాని రాగి చాలా ఎక్కువగా క్షీణిస్తుంది కాబట్టి వారు దీని బదులుగా పరిష్కరించడానికి ఎంచుకోవలసి వచ్చింది మీకు ఈ సమస్య ఇవ్వబడితే మరియు నాకు రాగి తుప్పు అవసరం లేదని మరియు ఈ ఓడ క్రింద భాగంలో సముద్ర జీవనం నాకు ఇష్టం లేదని మీరు చెప్పేవారు నా కోర్సు తర్వాత మీరు చెప్పేది ఇదే అని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి 100 సంవత్సరాలుగా పరిష్కారం లేదు ఈ సమస్య 100 సంవత్సరాలుగా పరిష్కరించబడలేదు కాని మరొకరు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు జనరల్ ఎలక్ట్రిక్ నుండి మిస్టర్ ఎడిసన్Mr Edison వాస్తవానికి దీనికి ప్రాముఖ్యత ఎందుకు ఎందుకంటే దీనికి విద్యుత్తుతో ఏదైనా సంబంధం ఉందని ఎవరో చెప్పారు మరియు అతను ఈ సమస్యకు తన విద్యుత్ పరిష్కారాన్ని తీసుకువచ్చాడు మరియు ఈ సమస్యను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేసాడు ఎందుకంటే ఈ పరిష్కారానికి అవసరమైన ఓడలు చాలా ఉన్నాయి మరియు మిస్టర్ ఎడిసన్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ సమస్యను పరిష్కరించగలిగితే అతనికి లేదా అతని సంస్థకి చాలా లాభం కానీ దురదృష్టవశాత్తు సర్ హంఫ్రీ డేవి ఈ సమస్యను పరిష్కరించలేకపోయాడు మరియు మిస్టర్ ఎడిసన్ కూడా చేయలేకపోయాడు ఓడ పరిశ్రమ నుండి ఈ మొత్తం రాగి విషయం అదృశ్యమయ్యే వరకు ఇది 100 సంవత్సరాలు పరిష్కరించబడలేదు మరియు అప్పుడు గొట్టాలు ఉన్నాయి మరియు అకస్మాత్తుగా అవన్నీ కాస్ట్ ఇనుముతో కాకుండా ఇనుముతో తయారు చేయబడ్డాయి కాబట్టి పైపులైన్లు ఇనుము కాకుండా ఉక్కుతో మరియు ఓడ యొక్క క్రింద భాగం ఉక్కుతో తయారు చేయబడింది కాబట్టి ఇప్పుడు సమస్య పూర్తిగా మారిపోయింది మాకు ఇకపై రాగి రక్షణ అవసరం లేదు కాని సముద్ర జీవులు ఇంకా ఉన్నాయి మరియు ఓడల క్రింద భాగంను ఇంకా నాశనం చేస్తున్నాయి కాబట్టి వాస్తవానికి ఏమి జరిగిందంటే వివిధ రకాలైన పరిశ్రమల నుండి వివిధ రకాల పరిష్కారాలు తీసుకోబడ్డాయి కాబట్టి మిస్టర్ ఎడిసన్ యొక్క విద్యుత్తు ఖచ్చితంగా అవసరమని మీరు చూశారు కాని పెద్ద ఓడలో మరియు అన్ని భూమి ఆధారిత జనరేటర్లకు దూరంగా మనకు ఒక పరిష్కారం అవసరం మరియు ఇప్పటికీ మనకు సర్ హంఫ్రీ డేవి యొక్క కాథోడిక్ రక్షణ పరిష్కారం అవసరం ఈ పద్ధతి ఒక రాజీ చేసే పదార్థాన్ని ఉపయోగిస్తోంది ఇది అన్ని రకాల తుప్పుల తీవ్రతను తీసుకుంటుంది మరియు అయినప్పటికీ సముద్ర జీవుల నుండి పదార్థాన్ని కాపాడుతుంది కాబట్టి ఈ రెండింటికి మనకు కావలసిన ఫలితం అవసరం కాబట్టి నిజంగా ఏమి జరిగిందో అది మీరు ప్రస్తుతం చూసే చిత్రం ఆ సమస్యకు ఇది ఆధునిక పరిష్కారం నేను 100 సంవత్సరాల తరువాత చెప్పినట్లుగా ఈ సమస్య గొట్టాలతో పరిష్కరించబడింది ఇది గొట్టాలలో కూడ ప్రవేశపెట్టబడింది మరియు బహుశా కాథోడిక్ రక్షణగా ముద్రించబడింది అందువల్ల వారు అన్ని రకాల ఫాన్సీ గేర్లను ప్రవేశపెట్టారు మరియు విద్యుత్ సరఫరాను బాగా నియంత్రించారు ఎందుకంటే ఆ పరిశ్రమ అభివృద్ధి చెందింది మరియు ఇప్పుడు వారు ఈ పరిష్కారాన్ని ఓడకు తిరిగి అన్వయించవచ్చు కాబట్టి ఆధునిక నౌకలో మీరు బహుశా ఇదే కనుగొంటారు యాంటీ ఫౌలింగ్ ఉన్న కాథోడిక్ ప్రొటెక్షన్ యూనిట్ అని దీనిని పిలుస్తారు ఇక్కడ కొంచెం రాగి అయాన్లు ఓడకు చెడు ఏమీ చేయలేదు కాని సముద్ర జీవులను అది ఖచ్చితంగా వదిలించుకుంది లేదా దానికి శాశ్వత ముగింపు ఉంచబడింది కాబట్టి మీరు ఒక ఆధునిక ఓడ యొక్క క్రింద భాగం క్రింద సముద్ర జీవాలు లేవు మరియు ఓడ క్రింద భాగం క్షీణించలేదని మీరు ఇప్పటికీ కనుగొంటారు ఎందుకంటే బదులుగా వేరేది క్షీణిస్తుంది కాబట్టి మనము ఓడ యొక్క క్రింద భాగంను రక్షించడానికి ఆ పదార్థాన్ని పరిత్యజిస్తున్నాము కాబట్టి ఈ కథ యొక్క విషయం ఏమిటంటే ఆ పరీక్షను తెలియజేయడం మొదట సర్ హంఫ్రీ డేవి గురించి నా కథకు తిరిగి వెళితే అతను బహుశా ఉత్తర సముద్రంలోని మంచుతో నిండిన నీటిలో దీనిని పరీక్షించాడు అతను బోర్నియో లేదా కొన్ని ఉష్ణమండల ప్రదేశానికి వెళ్లి తన ఆలోచనను మరియు నిజమైన ఓడలో పరీక్షించి ఉండాలని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇదంతా 2 దశాబ్దములు వెనుకబడి ఉంది నేను హంఫ్రీ డేవిని కాదు మరియు హంఫ్రీ డేవి ఇక్కడ లేడు కాబట్టి మనము అలా చేయగలిగాము అందుకే ఓడలు ఉన్నాయి మరియు అందువల్ల సమస్య ఉచ్ఛరించబడింది మరియు కెప్టెన్ కెప్టెన్ బెల్చెర్ దానిని తిరిగి నివేదించవలసి ఉంది కథను ముగించడానికి రాయల్ బ్రిటిష్ నేవీ వారు సర్ హంఫ్రీ డేవి యొక్క పరిష్కారాన్ని తీసివేయాలని నిర్ణయించుకున్నారు మరియు వారు 100 సంవత్సరాలు రాగి యొక్క తుప్పుతో కొనసాగారు మరియు ఖరీదైన రాగిని ప్రతిసారీ ఎక్కువగా భర్తీ చేస్తారు కాబట్టి వారు అలా చేస్తారు వారు ఓడ యొక్క పనితీరును కలిగి ఉంటారు ఎందుకంటే వారి రాగి యొక్క ముప్పు కంటే ఇది చాలా క్లిష్టమైనది కనుక ఇది ఓడ కోసం ఖర్చుగా వ్రాయబడుతుంది కాబట్టి దానితో అదే జరిగింది కాబట్టి రూపకల్పన ఆలోచనాపరులుగా మనం దీన్ని నిజంగా ముఖ్యమైన వినియోగదారుల పరిస్థితులలో పరీక్షించడం గురించి ఆలోచించాలి అక్కడే మీరు వెళ్లి మీ పరిష్కారాలను పరీక్షించాలి ఇది చాలా సురక్షితమైన పరిశోధన లో లేదు మరియు మీ వినియోగదారులఏమిటో సూచించదు కాబట్టి ఇది ఈ సుదీర్ఘ కథ యొక్క మొత్తం సారాంశము ప్రొఫెసర్ మాట్ రిడ్లీ వ్రాసినది నేను తెరపై మీకు యధాతధంగా చూపించాలనుకుంటున్నాను ఆయన చెప్పారు మానవ శ్రేయస్సు లింగబేధములేని ఆలోచనల కలయికపై ఆధారపడి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మానవ మనస్సులను అనుసంధానించడం ద్వారా ఇంటర్నెట్ ఆవిష్కరణను వేగవంతం చేస్తుంది కాబట్టి మాకు మీ బృందంలోని వైవిధ్యం నుండి విభిన్న విభాగాల నుండి ఆలోచనలు అవసరం మరియు మీరు ఈ ఆలోచనలన్నింటినీ మిళితం చేసి చాలా గొప్ప ఆలోచనను పొందండి ఆపై దాన్ని మీ వాస్తవ వినియోగదారుల స్థలానికి తీసుకెళ్ళి బహుశా ఉపయోగించబోయే నిజమైన వినియోగదారులతో పరీక్షించండి అది పని చేయడం లేదు ఇది పని చేస్తుంది అని చెప్పడం గమనించండి కాబట్టి ఇవి మీరు మీ వినియోగదారుల స్థలానికి లేదా మీ ఖాతాదారు సరేనన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు వెతకవలసిన విషయాలు నేను మీ కోసం ఒక చిన్న చిక్కుముడి కలిగి ఉన్నాను ఇది ఏమిటో మీరు ఊహించాలి ఇది పిల్లల పజిల్ కానీ నా తరగతిలో ఇది విపరీతమైన విజయాన్ని సాధించింది కాబట్టి ఈ వీడియోను చూస్తున్న మీ ముందుకు తీసుకు వస్తున్నాను నేను చూస్తున్నప్పుడు మీరు ఇది ఏమిటి ఊహించవలసి ఉంటుంది కాబట్టి నేను మీకు ఇవ్వబోయే మొదటి కిటుకు కాబట్టి ఒక వినియోగదారుల సర్వే బృందం వెళ్లి వారి సూచన తెలుపు అని తెలుసుకున్నారు కాబట్టి మీ ఆలోచనలు ఏమిటి సరే ఇప్పుడు మనం తెలుసుకున్నది పరిష్కార పరంగా మనం వెతుకుతున్నది తెలుపు రంగులో అయి ఉంటుంది అవును కొన్ని ఆలోచనలు బాగా ఉన్నాయి అవును మీలో కొందరు పాలు సుద్ద ఖచ్చితంగా గోడలు తెల్ల గోడలు మేఘాలు అవును మంచిది సరే చాలా ఉన్నాయి కాబట్టి ఇది అనంతం కావచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే తెలుపు రంగులో ఇంకా చాలా సరైనవి లేవు కాబట్టి ఒక వినియోగదారుల అంతర్దృష్టితో మీరు వెంట వెళ్ళలేరు కాబట్టి మరొక వినియోగదారుల అంతర్దృష్టిని పొందండి ఇది రెండవ వినియోగదారుల అంతర్దృష్టి ఓహ్ వావ్ దీనికి చక్రాలు చాలా ఉన్నాయి సరే కాబట్టి తెలుపు మరియు చక్రాలు ఏమిటి అంబులెన్స్ అవును అది మంచిది అంబులెన్స్ తెల్లగా ఉంది మరియు చక్రాలు ఉన్నాయి అవును క్యాబ్ టాక్సీ వైట్ టాక్సీ అని నేను అనుకుంటాను అవును ఇంకా చాలా మంచి ఆలోచనలు అది నిజమని అనుకుంటాను కాబట్టి మనం మూడవ అంతర్దృష్టికి వెళ్దాం దీనికి 20 కంటే ఎక్కువ చక్రాలు ఉన్నాయి కాబట్టి మనము మేఘం మరియు దంతము అనే అంచనాలతో ప్రారంభించాము మరియు మొదటి అంతర్దృష్టిలో అప్పుడు మనము అంబులెన్స్కు వచ్చాము ఇప్పుడు వినియోగదారులు స్వయంగా 20 కంటే ఎక్కువ చక్రాలు కలిగి ఉన్నారని చెప్పారు ఓరి దేవుడా తెలుపు మరియు 20 చక్రాలు ఏమిటి ఒక భారీ ట్రక్ ఇది తెలుపు రంగులో ఉంటుంది బహుశా మెట్రో రైలు అవును బహుశా ఒక రైలు ఒక తెల్ల రైలు అవును అది మంచిది కాబట్టి మనం ఇప్పుడు మనకు ఉన్న అనంతం నుండి కేవలం ఒక అంతర్దృష్టితో 3 లేదా 4 అవకాశాలకు చేరుకున్నాము ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది నేను జోడించగలను ఓహ్ అవును మీలో కొందరుకు అర్థమైంది నిజమే అవును అది హై స్పీడ్ రైలు అవును 20 చక్రాల కంటే ఎక్కువ హై స్పీడ్ వైట్ రైలు చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది మీ కోసం నేను కలిగి ఉన్న ఐదవ అంతర్దృష్టి అది విద్యుత్తుతో నడుస్తుంది ఓహ్ ఖచ్చితంగా హైస్పీడ్ రైలు ఇది ఏ దేశం అని మనకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి మనం ఏ రకమైనది అని చూడటానికి ఎక్కువ అంతర్దృష్టులను మరియు మరిన్ని పరీక్షలను అమలు చేయాల్సి ఉంటుంది ఇది ప్రజలను తీసుకువెళ్ళేది ఖచ్చితంగా రైలు ఇది సరుకు రవాణా రైలు కాదు ఎందుకంటే ఇది ప్రజలను తీసుకువెళుతుంది ఇది ఆరవ అంతర్దృష్టి ఇది వేగవంతమైన రైలు మరియు ఇది జపాన్లో నడుస్తుంది షింకన్సేన్ రైలు అవును అది చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు స్పష్టంగా ఉంది కాబట్టి గుడ్డిగా మేఘాలు గోడలు దంతాలు పాలతో 7 అంతర్దృష్టులతో మనము ప్రారంభించాము అప్పుడు మనము అంబులెన్స్ అనుకున్నాము ఇది జపాన్లో నడుస్తుంది దాని షింకన్సేన్ రైలు మనము వెతుకుతున్న పరిష్కారం ఇది అవును పట్టాలపై నడుస్తుంది మరియు ఇది పాత షింకన్సెన్ రైలు చిత్రం జపనీస్ ఇంజనీర్ల మెరుగైన రూపకల్పనలతో ఇది ఇప్పుడు చాలా సొగసైనది కాబట్టి ఇది మనము వెతుకుతున్న సమాధానం ఇక్కడ కథ యొక్క నైతికత ఏమిటంటే మొదటి అంతర్దృష్టిలోనే పరిష్కారాలకు వెళ్లవద్దు మీరు పరిష్కారాలకు వెళ్ళే ముందు మీకు చాలా ఎక్కువ లక్షణాలు లేదా అంతర్దృష్టులు అవసరం మీ వినియోగదారు బహుశా కోరుకునే దానికి దగ్గరగా ఉన్న ఒక పరిష్కారాన్ని చేరుకోవడానికి ముందు ఇది సహాయపడవచ్చు మరియు వినియోగదారుని అడగడానికి ముందు వారు ఇప్పటికే తెలిసి ఉంటే లేదా వారు మీ బృందంలో భాగమైతే ఇది సహాయపడవచ్చు కానీ మీరే దాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం సరదా కలిగించే భాగం మరియు అవును ఇది రూపకల్పన ఆలోచనాపరుడిగా ఉద్యోగంలో భాగం కాబట్టి ఇప్పుడు మన ఆలోచనలను పరీక్షించడానికి ఏమి అవసరం మన ఆలోచనలను పరీక్షించడం ప్రారంభించడానికి ముందు మనకు ఖచ్చితంగా అవసరమైన కొన్ని విషయాలు ఏమిటి లక్షణాల జాబితా అయిన నంబర్ 1 తో ప్రారంభిద్దాం కాబట్టి నా పజిల్లో మనం చూసిన అన్ని లక్షణాలు ఏమిటి మీరు పరిష్కారం నిర్వచించాలి మీరు అవసరానికి మించి పరిష్కారం గురించి వివరిస్తున్నారు పరిష్కారం ఖచ్చితంగా ఏ లక్షణాలను కలిగి ఉంది కాబట్టి మీరు వాటిని జాబితా చేయాలి కాబట్టి ఇది మీ ఐటెమ్ నంబర్ 1 అవుతుంది ఇది లక్షణాల జాబితా మీరు ఆలోచించగల అన్ని లక్షణాలను జాబితా చేయండి తదుపరిది కూడా ఊహల జాబితా మీ వినియోగదారుల గురించి మీరు ఏమి అనుకున్నారు వారు చాలా విషయము గల తెలివిగలవారని మీరు అనుకుంటున్నారు వారి చుట్టూ రోడ్ నెట్వర్క్కు ప్రాప్యత ఉందని మీరు అనుకుంటున్నారు వారికి మంచుతో నిండిన వాతావరణం ఏడాది పొడవునా ఉందని మీరు అనుకుంటున్నారు లేదా వారికి ఏడాది పొడవునా ఉష్ణమండల పరిస్థితులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఇవి మీ ఊహల్లో కొన్ని అవి నిజం లేదా అబద్ధం అని చెప్పలేదు కాని అవి ఊహలు అవి సరైనవి లేదా తప్పు అని మీరు ప్రతి ఒక్కటి తనిఖీ చేయాలి కాబట్టి ఇది మీ ఆలోచనలను మీరు పరీక్షించగల ప్రాతిపదికగా చేస్తుంది కనుక ఇది మీ కోసం ఊహల జాబితా మూడవది ఏమిటంటే మీరు నిజంగా మీ వినియోగదారు లేదా వినియోగదారుల నివసించే లేదా మీ ఆలోచనను ఉపయోగించుకునే లేదా సహాయం అవసరమయ్యే వాస్తవ వాతావరణంలో ఈ పరీక్ష లేదా పరీక్షలను చేస్తారు మరియు అక్కడే మీరు మీ ఆలోచనను తీసుకోబోతున్నారు మీరు మీ పరీక్షను ప్రయోగశాల పరిస్థితులలో నియంత్రిత వాతావరణంలో చేయవచ్చు కానీ దీనికి పరిమిత విజయం లేదా పరిమిత వర్తకత ఉంది మీరు నిజంగా వారి వాతావరణానికి వెళ్లి అక్కడ మీ పరీక్ష చేసినప్పుడు ఇది అసలు రుజువు మీ స్వంత ఉత్తమ పరిస్థితులలో మీరు చేస్తున్నప్పుడు మీరు చేసే పనులతో పోలిస్తే మీకు చాలా అంతర్దృష్టులు మరియు చాలా ఎక్కువ అంతర్దృష్టులను ఇస్తుంది కాబట్టి ఇవి మీకు అవసరమైన కొన్ని షరతులు మీరు పరీక్షించడానికి బయలుదేరే ముందు మీకు అవసరమైన విషయాలు తరువాత మనకు కావలసింది నమూనాలు నమూనాలు అంటే ఏమిటి అవి మీరు మీ స్వంత చేతితో తయారుచేసేవి లేదా కాగితంపై ప్రాతినిధ్యం వహిస్తాయి లేదా కలము మరియు కాగితంతో చౌకగా తయారుచేయడం చుట్టూ ఉన్న వ్యర్థాల వస్తువులతో ఉపయోగించిన పళ్ళెము వంటి కొన్ని నిర్మాణ వస్తువులులను ఉపయోగించి తయారుచేసేవి నమూనాల యొక్క కొన్ని ఉదాహరణలు మీరు తెరపై చూడవచ్చు ఈ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఇది వైర్ఫ్రేమ్ డ్రాయింగ్లు కావచ్చు అవి మీ వినియోగదారుని చూడగలిగే వాటి యొక్క ప్రతినిధి బొమ్మలు అని పిలుస్తారు ఈ రూపాన్ని ఉపయోగించబోయే మీ వ్యక్తి చూసి లేదా ఇది ఒక విధమైన సేవా విషయం అయితే ఇది ఒక బ్యాంక్ దానిని మీరు పాఠశాల కోసం రూపకల్పన చేస్తున్నారు మీ ఆసక్తిగల వ్యక్తి ఏమి చేస్తారు మీ ఆలోచన అమలు చేయబడినప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసు ఊహించుకోవడంలో మీకు సహాయపడటానికి మరియు మీ వినియోగదారుల వద్దకు తీసుకెళ్ళడానికి మరియు వారికి చూపించడానికి మీకు ఏదో ఉంది మరియు మీరు దీన్ని నిజంగా పెద్ద ఎత్తున చేయగలిగితే ఎలా ఉంటుందో అలాంటిదేమీ కాదు మైదానంలో సుద్దతో డ్రాయింగ్లు వారికి సహాయపతాయి మరియు ఇది వారికి మీ భావన ద్వారా మార్గనిర్దేశం చేయడానికి కూడా సహాయపడుతుంది చౌకైన మరియు సులభంగా తయారు చేయగల అన్ని రకాల మొక్స్ విషయాలు ఇక్కడ ఉపయోగపడతాయి ప్రజలు అల్యూమినియం రేకులను ఉపయోగించడాన్ని నేను చూశాను వారు ఆహారము చుట్టడానికి వాడే అట్టలను ఉపయోగించడాన్ని చూశాను వృధా పెట్టెలను ఉపయోగించడాన్ని నేను చూశాను మరియు మీరు వాటిని పూర్తిగా కట్టడానికి రబ్బరు బ్యాండ్లను వాడగవచ్చు మీరు కనుగొనగలిగే ఆలోచనను సూచించడానికి దాన్ని వాడగవచ్చు మీ ఆలోచనను మీ స్వంత జట్టులో సూచించడానికి ఇది నిజంగా ఉపయోగపడుతుంది లేదా మీరు ఇలాంటి భావనను రూపకల్పన చేస్తున్న మరొక జట్టుకు చూపించాలనుకుంటున్నారు తద్వారా వారు అర్థం చేసుకోగలుగుతారు ఆపై వారు వచ్చి ఓహ్ మనము ఇలా చేసి ఉంటాము మరియు మీరు కూడా దానిని మార్చవచ్చు కాబట్టి ప్రోటోటైప్లు చాలా విషయాలకు ఉపయోగపడతాయి ఒకటి మీ స్వంత ఆలోచనను ప్రదర్శించడం మరియు దానిని వేరొకరికి ప్రదర్శించడం లేదా మీ స్వంత వినియోగదారుని చూపించడం మరియు వారు ఎలా చేస్తున్నారో స్వయంగా చూడటం కాబట్టి ఇది ప్రోటోటైపింగ్ ప్రోటోటైపింగ్ గురించి ఇంటర్నెట్లో కోర్సులు ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ అలా చేయబోవడం లేదు కాని నేను పెన్ను మరియు కాగితంతో సరళంగా ప్రారంభించమని చెప్తాను లేదా మీరు పవర్ పాయింట్ లేదా మీకు ఇష్టమైన ఏదైనా సాఫ్ట్వేర్లో చెప్పడానికి ఉపయోగించినట్లయితే మీరు మీ ఆలోచనను సూచించడానికి దీనిని ఉపయోగించవచ్చు మరియు అది ఏదైనా చేయగలదు కాబట్టి తదుపరిది మీరు చేయవలసిన ఫీల్డ్ వర్క్ కాబట్టి ఈ స్లయిడ్లో మీరు ఫీల్డ్ వర్క్ పరంగా చూడగలిగే జాబితా ఉంది కాబట్టి దాని యొక్క మొదటి దశ మీ ఆలోచన యొక్క శీఘ్ర నమూనాను తయారు చేసి మీ కస్టమర్లతో లేదా మీ వినియోగదారులతో పరీక్షించడం మీరు స్కెచింగ్ పేపర్ మోడల్స్ వైర్ఫ్రేమ్లు వినియోగదారులముందు రోల్ ప్లేస్ ద్వారా దాన్ని సాధించవచ్చు కాబట్టి నేను ఇంతకుముందు మాట్లాడుతున్నది ఇదే ఇప్పుడు మీరు మీ నమూనాను వినియోగదారులవద్దకు తీసుకెళ్లాలి మరియు వారు దానికి ఎలా స్పందిస్తారో గమనించాలి కాబట్టి ఇది మీ పరిశీలనకు ముఖ్యం వాస్తవానికి వినియోగదారు మీ నమూనాతో సంకర్షణ చెందుతాడు మీరు వారికి నమూనాను చూపించి హే హే ఈ రూపం ఎలా ఉందో అడిగితే వారు మిమ్మల్ని కించ పరచరు వారు బహుశా అవును ఇది మంచి పని అని చెప్తారు మీ ఉత్పత్తిని తయారు చేయడం మీకు తెలుసు దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేయండి అది బహుశా తగినంత రుజువు కాదు వారు దానితో సంకర్షణ చెందుతుంటే మీరు వారి ప్రతిచర్యలను వీడియోగ్రాఫ్ లేదా ఫోటో తీయగలిగితే వారు వారి అనుమతితో ఎలా చేస్తారు మరియు మీరు ఇంటికి తిరిగి వచ్చి మీరు చూసిన వాటిని మీరు గమనించిన వాటిని విశ్లేషించండి దీనిలో మనము ఏమి మార్చాము ఏ పని మరియు మీ ప్రోటోటైప్తో ఏ పని మిగిలి వుంది అనే దానిపై మీరు విశ్లేషించండి ప్రోటోటైపింగ్ మరియు మీ ఫీల్డ్ వర్క్ పరంగా ఇది చాలా మంచిది కాబట్టి ఇది చాలా ప్రణాళిక మరియు కృషిని తీసుకుంటుంది మరియు మీ కస్టమర్లతో సంభాషించడం మీకు తెలుసు బహుశా కొన్నిసార్లు అపరిచితులతో కూడా సంభాషించడం ఉండవచ్చు అయితే ఇది విలువైనదే అయినప్పటికీ అది ఖచ్చితంగా విలువైనదే మీరు మా డెమో విభాగంలో మరియు మీరు చాలా ఆసక్తిగా అనుసరిస్తున్నారని మనము చూపుతాము కాబట్టి ప్రజలు దీన్ని ఎలా చేశారో అది మీకు తెలియజేస్తుంది మరియు మీరు ఈ ప్రోటోటైపింగ్ లేదా ఫీల్డ్ వర్క్ పార్ట్ ప్రోటోటైపింగ్ స్టేజ్ ఎలా చేయవచ్చో అక్కడ నుండి చిట్కాలను తీసుకోవచ్చు ఇది ఒక చిన్న ప్రక్రియ కాదు కాని ఇది పునరావృత ప్రక్రియ మరియు చాలాసార్లు జరుగుతుంది కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీరు ముందుకు వెనుకకు వెళ్లి గమనించవచ్చు మరియు మీరు 4 దశలుగా వర్ణించే వాటికి కూడా తిరిగి వెళ్ళవచ్చు మీరు నిజంగా తిరిగి వెళ్ళవచ్చు వాటిని ఇంటర్వ్యూ చేయవచ్చు కొన్ని అంతర్దృష్టులను పొందవచ్చు మీరు కస్టమర్ యొక్క సానుభూతి పొందుతున్నారు ఈ క్రొత్త వినియోగదారులతో ప్రయాణం మరియు వాస్తవానికి మీరు ఎందుకు వినియోగదారులకు ఇలా చేసారు వినియోగదారులు ఎందుకు ఇలా చూసారు వారు ఎందుకు ఇలా చేసారు ఇలా మీరు బహుళ ఎందుకు వివరాల విశ్లేషణ చేయవచ్చు మీ నమూనాతో ఆసక్తి సంఘర్షణను పొందవచ్చు మీ పనులను మరియు మీరు మీ వినియోగదారునికి చూపే కొత్త మార్గం మరియు వాటికి కారణమయ్యే అసలు కారణం ఏమిటో తెలుసుకోండి కాబట్టి ఇది బహుళ దశల ప్రక్రియ ఆ సమస్యను పరిష్కరించండి మరియు మీ నమూనాను సవరించండి మీరు బహుళ నమూనాలను కలిగి ఉండవచ్చు అలాగే బహుళ ఆలోచనలను నమూనాలుగా చేయకుండా నేను మిమ్మల్ని ఆపను ఇవన్నీ చేయడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం మరియు కొంచెం ఎక్కువ ప్రణాళిక అవసరం కాబట్టి మీరు దీన్ని మొదటిసారిగా చేస్తుంటే ప్రారంభించడానికి ఈ ప్రక్రియతో మీరు అనుభవమును పొందడానికి మరియు మీ స్నేహితులతో కొన్ని సార్లు ప్రయత్నించండి అప్పుడు మీకు తెలిసిన వ్యక్తులతో ఒక నమూనాను కొంతమంది వినియోగదారుల వద్దకు తీసుకెళ్లమని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీకు తెలియని వ్యక్తుల వద్దకు వెళ్లి దానితో ప్రారంభించండి కాబట్టి నేను ఇలాగే చేసాను మరియు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని నేను కనుగొన్నాను మీరు కూడా అదే విధంగా చేయవచ్చు ఈ మొత్తం విషయాన్ని ముగించడానికి నేను మీకు క్రమ నమూనా యొక్క ఆసక్తికరమైన చిత్రాన్ని చూపిస్తున్నాను దీనిని క్రమ నమూనా అంటారు దాని పునరావృతం మరియు దాని అనేక విధాల క్రమ చక్ర పునరావృతంతో చివరికి మీరు ఇలాంటి అందమైన చిత్రాన్ని పొందుతారు మరియు పునరావృతాలతో మీరు పదే పదే చేస్తే మీరు ఈ రకమైన నమూనాను పొందుతారు కాబట్టి ఈ పరీక్షలో విజయాన్ని ఆశిస్తూ ఇది రూపకల్పన ఆలోచన యొక్క ఉత్తేజకరమైన భాగం మరియు చివరిది అయితే ఇది చివరిది కానవసరం లేదు ఇది మీకు గొప్ప ప్రారంభం కావచ్చు మీరు తిరిగి వెళ్లి మీ తదుపరి ఉత్పత్తిని లేదా తదుపరి ఉత్పత్తి ఉత్తేజకరమైనదిగా చేయవచ్చు లేదా తదుపరి ఉత్తేజకరమైన సేవ చేయవచ్చు మరియు సహాయం అవసరమైన వారికి సహాయం చేయండి కాబట్టి అదృష్టం చేకూరాలని ఆశిస్తూ మరియు మళ్లీ మీతో కలుస్తాం